కాబట్టి మీరు తీసుకున్న మొదటి ఉదాహరణ ఇది అవునా మరియు ఒక చిన్న దిద్దుబాటు యదార్ధంగా ఇది a2 చేత విభజించబడుతుంది నేను దాని గుండా వెళ్తున్నప్పుడు పొరపాటున a2 తో గుణించానుకానీ అది a2 చేత విభజించబడాలి అప్పుడు ఇది సరి అయినదిమిగిలినది సరిపోయింది తదుపరి రెండవ ఉదాహరణ కు రండి ఇప్పుడు కొంచెం నెమ్మదిగా మరియు నెమ్మదిగా ప్రత్యేకమైన సమస్య కు వెళదాం ఇప్పుడు ఫిగర్ 10 నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది 3 KVA మరియు 230 V బేస్ విలువలను ఉపయోగించిన సింగిల్ ఫేజ్ సర్క్యూట్ యొక్క సింగిల్ లైన్ రేఖా చిత్రము కాబట్టి మీరు పర్ యూనిట్ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయాలి మరియు పర్ యూనిట్ ఇంపెడెన్స్లను మరియు పర్ యూనిట్ సోర్స్ వోల్టేజ్ను నిర్ణయించాలి అంతేకాక పర్ యూనిట్ మరియు ఆంపియర్లలో లోడ్ కరెంట్ ను కూడా లెక్కించండి నా ఉద్దేశం ఏమిటంటే పర్ యూనిట్ విలువలను కరెంట్ విలువల ప్రకారం లెక్కించండి అని ఇప్పుడు ఇది రేఖాచిత్రం ఇది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనగా 220∟0ఇది యదార్ధంగా KV లో ఉంటుంది 220 అనేది కేవలం KV లేక వోల్ట్ అనేది చూద్దాం యదార్ధంగా 230 వోల్ట్ అనేది చిన్న వ్యవస్థ కాబట్టి ఇది మీరు పిలవబడిన బేస్ విలువలు 3 KVA 230 V కనుక ఇది యదార్ధంగా 220∟0 వోల్ట్ ఇది విభాగం ఒకటి అనగా రేఖాచిత్రం 10 ఇది ట్రాన్స్ఫార్మర్ T1 మరియు లైన్ రెసిస్టన్స్స్లైన్ రియాక్టన్స్ లు 3Ω గా ఇవ్వబడింది మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ T2ఇది లోడ్ మరియు లోడ్ ఇంపెడెన్స్ 0 8 j0 3 Ω గా ఇవ్వబడింది కాబట్టి ఇదంతా కూడా మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఇది విభాగం 1 ఇది విభాగం 2 మరియు ఇది విభాగం 3 ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ T1 కు 3 KVA 230433 Voltsఇవ్వబడింది ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ మరియు సమానమైన రియాక్టన్స్ వచ్చి 0 గా ఇవ్వబడింది అదే విధముగా ట్రాన్స్ఫార్మర్ T2 కు 2KVA 440120 Voltsఇవ్వబడింది మరియు మళ్లీ Xeq వచ్చి 0 ఇది మనకు ఇచ్చిన సమాచారం కనుక మొదట మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు బేస్ విలువలను ఎన్నుకోవాలి మరియు ఈ సమస్య లో మీరు ఈ విలువలు అనగా 3 KVA మరియు 230 Volt లను తీసుకోవాలిదాని ఆధారంగా మీరు ప్రతిదీ నిర్ణయించాలి కాబట్టి బేస్ KVA అనేది 3 ఇచ్చారు కనుక దానిని MVA లో మార్చండిఅప్పుడు అది 31000అనగా 0 003 అవుతుంది ఇదే మీ MVA బేస్ ఈ బేస్ విలువ మొత్తం నెట్వర్క్ అంతటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది దాని అర్థం ఏమిటంటే బేస్ విలువ అనేది మారదు అది ఒకటే విధంగా ఉంటుంది అని అర్థం బేస్ ఓల్టేజ్ వచ్చి 230 V గా ఇవ్వబడింది కానీ మీరు చూసినట్లయితే ఆ 3 KVA 230 Volt ట్రాన్స్ఫార్మర్ కు ప్రాథమికంగా దానిని బేస్ విలువ గా ఇచ్చారు అందువలన ఈ విభాగం 1 కి B1 ను 230 V అనగా 0 23 kv గా రాస్తారు ఎందువలన అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ T1 అనేది యదార్ధంగా 3 KVA 230 Volt మరియు ఈ వైపు వచ్చి విభాగం 1 కాబట్టి ఇప్పుడు దాని ఆధారంగా మనం బేస్ వోల్టేజ్ను లైన్తో పాటు మరో వైపుకు మార్చాలిఅందువలన ట్రాన్స్ఫార్మర్ వైపు చూసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రేటింగ్ కు అనులోమానుపాతంలో వోల్టేజ్ బేస్ మార్చబడుతుంది అందువలన విభాగం 2 బేస్ వోల్టేజ్ వచ్చి 433230230 అనగా 433 వోల్ట్ లు ఈ వైపు బేస్ మీరు చూసినట్లయితే అక్కడ బేస్ ఓల్టేజ్ 230 వోల్ట్ లు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చి 433 వోల్ట్ లు కాబట్టి స్వయంచాలకంగా ఈ వైపు బేస్ వోల్టేజ్ వచ్చి 433 వోల్ట్ అవుతుంది అందువలన మీరు దానిని రూపాంతరం చేయాలి కాబట్టి అది 433230230అనగా 433 వోల్ట్ లు కాబట్టి ఇది యదార్ధంగా 0 433 కిలో వోల్ట్ అదేవిధంగా మీ విభాగం 3 కు బేస్ వోల్టేజ్ అనగా ఈ వైపు ప్రాథమికంగా 440120కానీ ఈ లైన్స్ బేస్ వోల్టేజ్ వచ్చి 433 కాబట్టి తదనుగుణంగా మీరు సెక్షన్ C కొరకు బేస్ వోల్టేజ్ ఏమిటో చూడాలి అది ఈ భాగం అనగా ఈ వైపు అందువలన మీ VB3 వచ్చి 120440433అవుతుంది ఎందుకంటే మీరు తక్కువ వోల్టేజ్ వైపుకు వెళుతున్నారు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ 440120 అయినప్పటికీ మొత్తం నెట్ వర్క్ ను సాధారణంగా ఒకే బేస్ ఉండేటట్టు మారుస్తున్నారు అందువలన ఈ b అనగా విభాగం 3 బేస్ వోల్టేజ్ వచ్చి 118 09 వోల్ట్ అంటే 0 11809 కిలో వోల్ట్ లు కాబట్టి వీటిని ఎలా మార్చాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు విభాగం 1 కిZB1 అంటే బేస్ ఇంపెడెన్స్ అది దేనికి సమానం అంటే VB12MVA base మరియు అది 0 003అనగా 17 63Ω అవుతుంది కాబట్టి ఇది మీ విభాగం 1 కి బేస్ ఇంపెడెన్స్ అదేవిధంగా ZB2VB22MVA base కాబట్టి అది దేనికి సమానం అంటే 0 003 62 కనుక అదే విధముగా ZB3VB32MVA base 0 1అనగా 0 003కాబట్టి అది 4 కావున మూడు విభాగాలు అన్నింటికీ బేస్ ఇంపెడెన్స్ లెక్కించడం జరిగింది ఇప్పుడు విభాగం 3 లో బేస్ కరెంట్ వచ్చి IB3 MVA baseVB3అనగా 0 11809కిలో ఆంపియర్ ఇది వచ్చి దేనికి సమానం అంటే 25 4 ఆంపియర్ సరేనా ఇప్పుడు అది Xeq 0 10 P u గా ఇవ్వబడిందియదార్ధంగా ఇది పాత విలువ కనుక అది మీరు రాస్తున్నారు ఎందువల్ల అంటే దానిని మనం వేరొక బేస్ కు మార్చాలి కాబట్టి కనుక X1old Xeq 0 10కానీ X1new కూడా 0 అంతేకాక అది X1old కు సమానం ఎందువలన అంటే ఈ ట్రాన్స్ ఫార్మర్ కు మీ రేటింగ్ వచ్చి 3 KV అనగా 0 003 MVA మరియు 230 V అనేది బేస్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్ T1 కు ఇది మారదు అది అలానే ఉంటుంది ఎందువలన అంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది స్వయంగా బేస్ గా తీసుకోబడింది అనగా ఓల్టేజ్ మరియు వోల్ట్ ఆంపియర్ అందువలన ట్రాన్స్ఫార్మర్ T1 కు పర్ యూనిట్ విలువలకు లీకేజ్ రియాక్టన్స్ లో మార్పు లేదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ T2 కు ZBT2 వచ్చి దేనికి సమానం అంటే 0 దానికి కారణం ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్ T2 యదార్ధంగా వచ్చి 2 KVA మరియు 440V120 అందువలన మొదట మీరు ట్రాన్స్ఫార్మర్ T2 యొక్క బేస్ ఇంపెడెన్స్ ను కనుగొనండి కనుక ప్రథమ వైపు వచ్చి 440 V కావున 0 44 KV2 ఎందుకంటే 0 44 KV ని దానితో విభజించి నట్లయితే అది 2 KVA ఎందువలన అంటే ట్రాన్స్ఫార్మర్ T2 యొక్క రేటింగ్ వచ్చి 2 KVA21000అనగా 21000 MVA కాబట్టి 2 MVA అనేది 96 8Ω గా వస్తుంది ఇది రేటింగ్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ సొంత బేస్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ 2 రియాక్టన్స్ వచ్చి 0 గా ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ఓమిక్ విలువ ఎంతో కనుగొనండి కనుక X2Ω X2 ZBT2 అనగా 0 8 కాబట్టి 9 68Ω అవుతుంది దాని అర్థం ఇప్పుడు X2new అనేది మీ క్రొత్త బేస్ ఇంపెడెన్స్ ZB2 కు సమానం విభాగం 2 కు ZB2 అనేది మీకు 62 వచ్చింది ZB2 అనేది మనకు 62 5 Ω గా వచ్చింది అందువలన ట్రాన్స్ఫార్మర్ 2 యొక్క రియాక్టన్స్ క్రొత్త విలువ వచ్చి X2new 9 68your 62 నేను ఇక్కడ ZB2 62 5 Ω అని రాశాను దాని అర్థం ఏమిటంటే X2new 0 u అదేవిధంగా లైన్ కు XLine XLineΩZB2అది 362ఎందువలన అంటే లైన్ రియాక్టన్స్ వచ్చి 3Ω డివైడెడ్ బై విభాగం 2 బేస్ ఇంపెడెన్స్ 5 అనగా 0 u తదుపరి లోడ్ ఇవ్వబడింది లోడ్ పర్ యూనిట్ Z1 Z1 ఓమిక్ విలువ దీనినే 0 8 j గా ఇచ్చారు అనగా ఈ ఇంపెడెన్స్ ఇవ్వబడిందిఈ ఇంపెడెన్స్ డివైడెడ్ బై విభాగం 3 బేస్ ఇంపెడెన్స్ ఇవ్వబడింది అంటే మీరు పొందినది విభాగం 3 బేస్ ఇంపెడెన్స్ అది ZB3 4 64Ωఅనగా మీ ZL ZLZB30 3తర్వాత అది 4 64 అనగా 0 1724 j0 u కాబట్టి పర్ యూనిట్ సర్క్యూట్ ఫిగర్ 11 లో చూపబడింది కనుక ఈ సర్క్యూట్ లో మీరు ఓల్టేజ్ Vs ని చూపిస్తారు Vs యదార్ధంగా 220∟0 ఇవ్వబడింది కానీ బేస్ ఓల్టేజ్ వచ్చి 230ఈ బేస్ ఓల్టేజ్ అనేది ఇచ్చారు కాబట్టి 220230 అది ఎంత వస్తుంది అంటే 0 ట్రాన్స్ఫార్మర్ T1 కు అది j0 10 అదే విధముగా అది లైన్ కు j0 మరియు ట్రాన్స్ఫార్మర్ T2 కు అది j0 1548అంతేకాక లోడ్ కు 0 0646 p u అది ఇక్కడ ఎంత ఇచ్చారు అంటే 0 ఇది నిరోధక మార్గం ఎందువలన అంటే లోడ్ అనేది ప్రేరణికమయినది కాబట్టి మరియు అది j0 ఇది లోడ్ మరియు ఇది పర్ యూనిట్ రేఖాచిత్రం సరేనా కాబట్టిVs అనగా 220∟0230అదే బేస్కనుక 0 956∟0 దీనిని నేను ఇంతకు ముందే చెప్పాను అందువలన పర్ యూనిట్ ఇంపెడెన్స్ ZT వచ్చి Z అవుతుంది అనగా మీరు అన్నింటిని కూడితే అది ఎంత వస్తుంది అంటే 0 ఇది వచ్చి నిరోధకత భాగం అందువలన IL పర్ యూనిట్ వచ్చి దేనికి సమానం అంటే I ఎందుకంటే అదే కరెంట్ లోడ్ కు వెళుతుంది కాబట్టి కావున IL పర్ యూనిట్ వచ్చి దేనికి సమానం అంటే సిరీస్ సర్క్యూట్ కు అందువలన I VsZTఇది వచ్చి దేనికి సమానం అంటే 0 956∟00 డివైడెడ్ బై ZT ఇదంతా దేనికి సమానం అంటే 2 860 p uఇదే మీరు పిలువబడిన కరెంటు యొక్క పర్ యూనిట్ విలువ తరువాత మీరు ఆంపియర్ ను కనుగొనాలి మనం IL IB3 కనుగొనాలి ఇందులో మనం ఇంతకు మునుపే ఆ వైపు బేస్ కరెంట్ ను 25 4 A గా చూసాము కాబట్టి ఈ పర్ యూనిట్ విలువలకు 25 4 గుణించాలి కాబట్టి ఇది 59 860 A కావున ఇది లోడ్ కరెంట్ మరియు కరెంట్ అనేది వెనుకబడి ఉంటుంది ఎందుకంటే లోడ్ అనేది ప్రేరణికమయినది కాబట్టి ఈ సంఖ్య ను మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం కఠినమైన సమస్య కి వెళ్దాంనెమ్మదిగా అన్ని రకాల విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి ఆ తర్వాత మీకు పర్ యూనిట్ సంభాషణకు దీని ప్రయోజనం ఏమిటో మీకు తెలుస్తుంది కనుక రేఖాచిత్రం 12 ను మీకు నేను చూపిస్తానుఅది పెద్ద రేఖా చిత్రము కనుక పవర్ సిస్టమ్ యొక్క సింగిల్ లైన్ రేఖాచిత్రం మరియు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఇవ్వబడింది సరేనా కాబట్టి మీకు సమాచారం ఇచ్చే ముందు ఇది యదార్థంగా రేఖాచిత్రం 12 కనుక రేఖాచిత్రం 12 లో మూడు జనరేటర్లు ఉన్నవి జనరేటర్ 1 జనరేటర్ 2 మరియు జనరేటర్ 3 ఇప్పుడు జనరేటర్ 1 అనేది Y Y లో కనెక్ట్ చేయబడింది మరియు అది గ్రౌండ్ చేయబడింది జనరేటర్ 3 అనేది గ్రౌండ్ చేయబడలేదు జనరేటర్ 2 అనేది గ్రౌండ్ చేయబడింది సరేనా కనుక జనరేటర్ 1 కి 25 MVA రేటింగ్ మరియు 6 6 KV టెర్మినల్ వోల్టేజ్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ∆ YY అనేది గ్రౌండ్ చేయబడింది మరియు వాటి వోల్టేజ్ లు వచ్చి 6 6 మరియు 115 KV అదేవిధంగా ఇది లైన్ 1 దానికి మనం రియాక్టన్స్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాముఅది j120Ω మరియు ఇది జనరేటర్ 2 ఇది Y లో కనెక్ట్ చేయబడింది కానీ గ్రౌండ్ చేయబడిందిఅది 15 MVA 6 ఈ ట్రాన్స్ఫార్మర్ యదార్ధంగా ∆ Y ∆ వైపు వచ్చి 6 6 మరియు Y వైపు వచ్చి 115 KV మరియు ఇది మీ లైన్ 2 ఇది j90 Ωదీనినే మీరు లైన్ రియాక్టన్స్ అంటారు ఇది ట్రాన్స్ఫార్మర్ 3 ఈ రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఇది మరియు ఇది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లుకానీ ఈ ట్రాన్స్ఫార్మర్ యదార్ధంగా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వాస్తవానికి అక్కడ మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి అందువల్ల ప్రతి సింగిల్ ఫేజ్ 69 6 9 KV గా చేయబడ్డాయికానీ అవి త్రీ ఫేజ్ లు గా చేయవచ్చు అది Y Y ద్వితీయ వైపు గ్రౌండ్ చేయబడింది అందువలన 3696 93 KV ఎందుకంటే సింగిల్ ఫేజ్ 69 6 9 గా ఇవ్వబడింది కాబట్టి అనగా హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్ కు కానీ మీరు 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించి Y కనెక్షన్ చేస్తున్నప్పుడు వీటన్నింటిని కూడా లైన్ టు లైన్ వోల్టేజ్ గా చూపించాలి అందువలన 3 తో పెంచడం జరిగింది మరియు మీ ద్వితీయ వైపు కూడా 3 తో పెంచడం జరిగింది ఈ జనరేటర్ G3 వచ్చి Y లో కనెక్ట్ చేయబడింది మరియు అది 30 MVA 13 ఇది సింగిల్ లైన్ రేఖాచిత్రం దీనిని మీరు పర్ యూనిట్లో చేయాలి కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే వాటిని మీరు పర్ యూనిట్ లో కనుగొనాలి కాబట్టి G1 వచ్చి 25 MVAక్షమించండి నేను జనరేటర్ రేటింగ్ 6 6 KV అని చెప్పాను జనరేటర్ రియాక్టన్స్ 0 2 గా ఇవ్వబడిందిఎందుకంటే ప్రతి చోటా j అనేది ఉంటుంది కానీ j అనేది చూపించము ఈ చివరి సర్క్యూట్ లో మనం కాంప్లెక్స్ ఆపరేటర్ j ను పెడతాము కనుక G2 అనేది G2 రేటింగ్ అనగా 15కు సమానము కాబట్టి జనరేటర్ 2 రేటింగ్ వచ్చి 15 MVA 6 6 KV మరియు రియాక్టన్స్ వచ్చి 0 15 p అదేవిధంగా జనరేటర్ 3 కి వచ్చి 30 MVA 13 2 KV మరియు రియాక్టన్స్ వచ్చి 0 u ట్రాన్స్ఫార్మర్ T1 వచ్చి 30 MVA దాని ∆ వైపు వచ్చి 6 6 KV మరియు Y వైపు వచ్చి 115 KV ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ వచ్చి 0 10 p u అదే విధముగా ట్రాన్స్ఫార్మర్ T2 వచ్చి 15 MVA డెల్టా వైపు 6 6 KV మరియు స్టార్ వైపు 115 KV ట్రాన్స్ఫార్మర్ T2 రియాక్టన్స్ వచ్చి 0 u మరియు ట్రాన్స్ఫార్మర్ T3 అనేది సింగిల్ ఫేజ్ యూనిట్ అవి 10 MVA రేటెడ్ గా ఇవ్వబడ్డాయి మరియు 6 9 69 KV XT3 వచ్చి 0 10 p u గా ఇవ్వబడింది అది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి లైన్ టు లైన్ ఓల్టేజ్ ఈ మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను త్రీ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ కు కనెక్ట్ చేయబడింది అందువలన లైన్ టు లైన్ వోల్టేజ్ కనుక 3తో పెంచబడింది మరియు దీనిని 3 KV తో పెంచబడింది జనరేటర్ 1 యొక్క సబ్ సర్క్యూట్ దృష్ట్యా 30 MVA మరియు 6 6 KV బేస్ విలువలకు పర్ యూనిట్ సర్క్యూట్ రేఖాచిత్రం గీయ వలసి వస్తుంది బేస్ విలువ ఇచ్చినట్లయితే మీరు 30 MVA బేస్ తీసుకోవాలి మరియు ఈ ఓల్టేజ్ వచ్చి 6 దాని ఆధారంగా ఈ రేఖా చిత్రమును మీరు సింగిల్ ఫేజ్ పర్ యూనిట్ గా చేసుకోవాలి అనగా మీ రియాక్టన్స్ రేఖా చిత్రము కాబట్టి మీరు దీనిని ఎలా చేస్తారు కాబట్టి జనరేటర్ 1 సర్క్యూట్లో ఎంచుకున్న బేస్ విలువలు 30 MVA మరియు 6 6 KV గా ఇవ్వబడ్డాయి దాని అర్థం ఏమిటంటే ఈ వైపు మీరు 6 6 KV తీసుకోవాలి కానీ ఈ వైపు బేస్ వచ్చి 30 మన దగ్గర జనరేటర్ రేటింగ్ వచ్చి 25 MVA 15 MVA మరియు ఈ వైపు వచ్చి 13 MVA గా ఉన్నాయి అందువలన ట్రాన్స్మిషన్ లైన్ 1 బేస్ వోల్టేజ్ వచ్చి 115 KV ఎందుకంటే జనరేటర్ వైపు టెర్మినల్ వోల్టేజ్ వచ్చి6 6 KVఈ ట్రాన్స్ఫార్మర్ కి కూడా 6 6 KVకాబట్టి స్వయంచాలకంగా ఈ లైన్ అనగా ఈ వైపు బేస్ ఓల్టేజ్ వచ్చి 115 KV ఎందుకంటే ఇది మీ ద్వితీయ వైపు ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ కాబట్టి కనుక అందువలన జనరేటర్ 2 బేస్ వోల్టేజ్ కూడా 6 6 KVనా ఉద్దేశం ఏమిటంటే ఈ జనరేటర్ టెర్మినల్ వోల్టేజ్ వచ్చి 6 కాబట్టి బేస్ వోల్టేజ్ కూడా 6 6 KV దీనర్థం ఏమిటంటే నేరుగా ఇక్కడ ఏ లైన్ కూడా కనెక్ట్ చేయబడలేదు కాబట్టి ఇంపెడెన్స్ రియాక్టన్స్ చూపబడవు ఒకవేళ ఇంపెడెన్స్ చూపించినట్లు అయితే దాని అర్థం అది నేరుగా కనెక్ట్ చేయబడింది అని కావున ఈ వైపు బేస్ వోల్టేజ్ వచ్చి 115 KV మరియు స్వయంచాలకంగా ఈ వైపు బేస్ వోల్టేజ్ వచ్చి 6 6 KV తీసుకున్నాము కాబట్టి జనరేటర్ టెర్మినల్ వోల్టేజ్ కూడా 6 6 KV కావున మరోవైపు బేస్ వోల్టేజ్ వచ్చి 115 KV కాబట్టి ఖచ్చితంగా సమస్య లేదు ఇప్పుడు తదుపరిది ట్రాన్స్ఫార్మర్ T3 అనేది 6 9 KV రేటెడ్ గా ఇవ్వబడింది అనగా 69 KV పర్ ఫేజ్ ఎందుకంటే మనం మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించాం కాబట్టిఅందువలన లైన్ ఓల్టేజ్ నిష్పత్తి వచ్చి 6 9 3 693 దానిని మీరు 3తో పెంచినట్లయితే అది ప్రాథమికంగా లో వోల్టేజ్ వైపు 12 KV మరియు హై వోల్టేజ్ వైపు 120 KV లైన్ టు లైన్ వోల్టేజ్ అవుతుంది అందువలన ఇదే జనరేటర్ 3 సర్క్యూట్ కు బేస్ లైన్ ఓల్టేజ్ ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ యదార్ధంగా 12 KV 120 KV కానీ ఈ వైపు లైన్ బేస్ వోల్టేజ్ వచ్చి 115 V కానీ ఈ వైపు వచ్చి 12120115అనగా ఈ జనరేటర్ వైపు 11 5 KV కాబట్టి దాని అర్థం ఏమిటంటే జనరేటర్ 3 సర్క్యూట్ యొక్క బేస్ లైన్ వోల్టేజ్ వచ్చి 12ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వచ్చి 122ఇది 12120సరేనాకానీ మీ బేస్ ఓల్టేజ్ ఆ లైన్ వైపు వచ్చి 115 KV అందువలన ఈ వైపు వోల్టేజ్ వచ్చి 12120115 కనుక 11 5 KV అందువలన ఇది ఈ వైపు బేస్ ఓల్టేజ్ కాబట్టి ఈ విధంగా మీరు రూపాంతరం చెయ్యాలి మరియు మీరు విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇది మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి ఇలా చేసినట్లయితేదీని మొత్తం అంతటికీ MVA బేస్ వచ్చి 30 గా ఇవ్వబడుతుంది సాధారణంగా బేస్ వోల్టేజ్ కాదు కాదు క్షమించండి బేస్ MVA అనేది మారదుకాబట్టి బేస్ MVA వచ్చి 30కానీ మొదటి జనరేటర్ రేటింగ్ వచ్చి 25 MVAబేస్ వోల్టేజ్ వచ్చి 6 6 KVదాని అర్థం ఏమిటంటే ఈ బేస్ MVA యొక్క నిష్పత్తికి అనులోమానుపాతంలో ఈ రియాక్టన్స్ మారుతుంది కనుక Xg1 0 2 30 ఎందుకంటే 0 2 ఇచ్చేసారు కాబట్టి0 2 30 అనేది దాని స్వంత రేటింగ్పై దాని స్వంత బేస్ 24 p u అవుతుంది ఎందుకంటే మీరు ప్రతిదీ ఒక సాధారణ బేస్ లో మార్చాలిసాధారణ MVA బేస్ సాధారణ ఓల్టేజ్ బేస్ అదేవిధంగా Xg2 వచ్చి 153015 ఇక్కడ జనరేటర్ అనేది 15 MVAకానీ బేస్ MVA వచ్చి 30 కనుక అది 0 153015అనగా 0 30 p u ఇప్పుడు జనరేటర్ 3 విషయంలో బేస్ MVA వచ్చి 30 మరియు ఇది కూడా 30 కాబట్టి వాటి నిష్పత్తి 3030 రద్దు అయిపోతుంది కానీ అది 0 15 13 2 p మీకు ఏమైనా గందరగోళం ఉంటే అది ఇలా ఉంటుంది నేను కొంత జనరేటర్ కోసం లెక్కించడం జరిగింది కనుక జనరేటర్ 3 కు ఇంపెడెన్స్ అనేది యదార్ధంగా 0 uఇవ్వబడింది ఈ జనరేటర్ కు ఈ సమాచారం ఇవ్వబడింది కాబట్టి దాన్ని రేటింగ్ వచ్చి 13 2 KV అనగా దాని సొంత రేటింగ్ లేక సొంత బేస్ 13 2 KV 30 MVAకావున 0 15అది వచ్చి 13 కాబట్టి ఈ జనరేటర్ యొక్క MVA బేస్ వచ్చి 30 MVA కనుక మీ ZB3 వచ్చి దేనికి సమానం అంటే మీ బేస్ ఇంపెడెన్స్ కుఈ బేస్ ఇంపెడెన్స్ ను MVA బేస్ కి మార్చినప్పటికీ ఆ రెండు విషయాలలో 30 వస్తుంది కానీ ఈ వైపు అనగా జనరేటర్ 3 వైపు బేస్ వోల్టేజ్ వచ్చి 11 5 KVదాని అర్థం ఏమిటంటే ZB3 11 52MVA base అని ఇది యదార్ధంగా ఓం మనం దాని సొంత రేటింగ్ కి మారుస్తాము మరియు ఇది మన బేస్ విలువ అది మనకు ఎంత వచ్చింది అంటే 11 5 అందువలన Xg3పర్ యూనిట్ వచ్చి Xg3ZB3 ఇది Xg3అనగా ఓమిక్ విలువలు కనుక మీరు MVA బేస్ ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే MVA బేస్ అనేది రద్దు అయిపోతుంది కాబట్టి చివరికి అది ఎంత వస్తుంది అంటే Xg3p 515 13 52 మరియు అది వచ్చి పర్ యూనిట్ సరేనా అందువలన మీ Xg3వచ్చి 0 20 p u గా వస్తుంది కావున ఈ విధంగా మీరు మార్చాలి ట్రాన్స్ఫార్మర్ 1 కి XT1 వచ్చి 0 u అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ బేస్ MVA 30 మరియు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కూడా 30 కాబట్టి బేస్ MVA అనేది ప్రభావితం చేయదుకానీ ఓల్టేజ్ లెవెల్ ను మనం చూడాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ XT3 వచ్చి 0 10 1201152ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ T1 యదార్ధంగా 115 క్షమించండి ఇది ట్రాన్స్ఫార్మర్ T1 మరియు మరో వైపు ఉన్న లైన్స్ వచ్చి 115 కనుక ట్రాన్స్ఫార్మర్ T1 అనేది అలాగే ఉంటుంది ఎందుకంటే బేస్ వోల్టేజ్ ప్రధమ వైపు వచ్చి 30 MVA 6 అందువల్ల ద్వితీయ వైపు వచ్చి 115 అందువలన ట్రాన్స్ఫార్మర్ T1 లో ఎలాంటి మార్పు ఉండదు అది అలానే ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ T2 రేటింగ్ వచ్చిఒక్క నిమిషం అలా ఉండండి నేను T2 సమాచారం కనుక్కుంటాను ట్రాన్స్ఫార్మర్ T2 వచ్చి 15 MVAకానీ మళ్లీ 6 6 ∆ వైపు వచ్చి 115 కనుక ఓల్టేజ్ అనేది ప్రభావం చూపదు ఎందుకంటే 6 6 KV అనేది మీ బేస్ ఓల్టేజ్ కాబట్టి కనుక ఇంకో వైపు రేటింగ్ వచ్చి 115 అవుతుంది కానీ MVA రేటింగ్ అనేది వేరు అది 15 MVA కాకపోతే బేస్ MVA వచ్చి 30 దాని అర్థం ఏమిటంటే XT2 వచ్చి 0 1 3015మనం చేసిన జనరేటర్ మాదిరిగానే కనుక అది 0 అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ T3 యొక్క XT3 ఇది మీరు చేసిన మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కానీ వాటి రేటింగ్ వచ్చి పర్ యూనిట్ అది 0 కనుక ఒకవేళ అది మూడు అయినట్లయితే గుర్తుపెట్టుకోండి ఒక విషయం వినండి సింగిల్ ఫేజ్ లేక త్రీ ఫేజ్ అయినప్పటికీ పర్ యూనిట్లో ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు 0 10 తీసుకోవాలి ఎందుకంటే అది త్రీ ఫేజ్ కాబట్టి అందువలన 3 లేక 3 చేత పెంచ వద్దు అది పవర్ యూనిట్ గా ఇవ్వడం జరిగింది ఎక్కడ విషయాలు తప్పుగా ఉన్నాయో అక్కడే మీరు తీసుకుంటారు కావున XT3 వచ్చి 0 10 మరియు బేస్ MVA వచ్చి 30 మరియు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కూడా 30 MVA అందువలన అది 0 1 120150 2 ఇది సమీకరణం 16 అంతకు ముందు నేను చేసిన విధంగా మీరు 0 11 p u పొందుతారు కాబట్టి ఈ ఇంపెడెన్స్ లు అన్నీ మీకు వచ్చేశాయి సరేనా కాబట్టి ఇక్కడ కూడా ఈ గణన కోసం నేను దీన్ని ఇక్కడ చేసాను ఎందుకంటే మనం దీని ద్వారా వెళ్ళవచ్చు ఇప్పుడు ఇది లైన్ కు 115 KV అనేది లైన్ బేస్ వోల్టేజ్ కనుక ZB Line వచ్చి115230అనగా 440 Ω కాబట్టి Xline 1 12040 440వచ్చి దేనికి సమానం అంటే మీరు పిలవబడిన 27 p u కు ఎందుకంటే లైన్ రియాక్టన్స్ వచ్చి 120 Ω గా ఇవ్వబడింది కనుక అది 0 అదేవిధంగా Xline Xline 2 90440అనగా 205 p కి 0 కాబట్టి ఇప్పుడు ఈ రేఖాచిత్రం వైపు చూడండి ఇప్పుడు మీరు పర్ యూనిట్ రేఖాచిత్రానికి సమానమైన సమానతను చూస్తున్నారు కాబట్టి ఇది మీ జనరేటర్ 1 కనుక అది 0 224 Xg1XT1 వచ్చి 0 కావున ఇది ట్రాన్స్ఫార్మర్ T1తర్వాత లైన్ కి వద్దాం Xline j0 27 మనకు వచ్చిన విలువ ఇప్పుడు జనరేటర్ 2 అనేది వీటి రెండు మధ్య కనెక్ట్ చేయబడింది కావున జనరేటర్ 2 అనేది సమాంతరంగా ఉంటాయి అనగా G2 మరియు G3 రెండు కూడా సమాంతరంగా ఉంటాయి ఇవి రెండూ సమాంతరంగా ఉంటాయి అందువలన ఇది మీ XT2 అనగా j0 2 మరియు మనం లెక్కించిన Xg2 వచ్చి j0 3 ఇది జనరేటర్ 2 తర్వాత ఈ లైన్ అనగా Xline 2 వచ్చిj0 205 ఆ తర్వాత XT3 వస్తుంది కాబట్టి అది j0 11తరువాత ఈ జనరేటర్ Xg3 వస్తుంది అది j0 20 మరియు సర్క్యూట్ ను గణించండి కనుక ఇది పర్ యూనిట్ సర్క్యూట్ రేఖా చిత్రము కనుక ఇది G1 G2 మరియు G3 సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఇది పర్ యూనిట్ రేఖా చిత్రము ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను నా ఉద్దేశం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ ప్రతి పరిమాణాలను మీరు వాటికి సంబంధించిన బేస్ పర్ యూనిట్ విలువలకు మార్చడం జరిగింది బేస్ అనేది చాలా ముఖ్యము కాబట్టి తదుపరిది వేరే రకం కాబట్టి ఈ విషయంలో 100 MVA 33 KVత్రీ ఫేజ్ జనరేటర్ కు సంబంధించి రియాక్టన్స్ వచ్చి 15 అనగా 0 జనరేటర్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా మోటారులకు అనుసంధానించబడి ఉంది మరియు ట్రాన్స్ ఫార్మర్ రేఖాచిత్రం 14లో చూపించబడింది ఇది రేఖాచిత్రం 14 నేను దానికే వస్తున్నాను మోటార్స్ 40 MVA 30 MVA మరియు 20 MVA 33 30 KV వద్ద 20 రియాక్టన్స్తో రేట్ చేయబడ్డాయి ప్రతిదానికి పర్ యూనిట్ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయండి మీ జనరేటర్ వచ్చి 100 MVA 33 KV మరియు Xg 0 u గా ఇవ్వబడింది ఇది మీ ట్రాన్స్ఫార్మర్ T1 అక్కడ ఉంది అది వచ్చి 110 MVA ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇక్కడ ప్రస్తావించబడలేదు కానీ ఇక్కడ ప్రస్తావించింది 110 MVA∆ ట్రాన్స్ఫార్మర్ అని ∆ వైపు వచ్చి 32 KV మరియు Y వైపు వచ్చి 110 KV అన్నీ కూడా లైన్ టు లైన్ వోల్టేజ్ లు మరియు XT1 అనగా ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ వచ్చి 0 u మరియు ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ వచ్చి 60 Ω మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ T2 ఇక్కడ కూడా 110 MVAట్రాన్స్ఫార్మర్ T2 కూడా 110 MVAవోల్టేజ్ వచ్చి 11032 kV హై వోల్టేజ్ వైపు వచ్చి 100 నేను ఇంతకుమునుపే మీకు చెప్పాను సాధారణంగా Y వచ్చి హై వోల్టేజ్ వైపు మరియు ∆ వచ్చి లో వోల్టేజ్ వైపు ఉంటాయి కాబట్టి 110 32 KV లో ఈ వైపు వచ్చి Y మరియు ఈ వైపు వచ్చి ∆ అంతేకాక XT2 వచ్చి 0 ఇప్పుడు ఇక్కడ మూడు మోటార్లు సమాంతరంగా ఉన్నాయి ఒక రేటింగ్ వచ్చి 40 MVA మరియు Xm1 0 u ఇది మోటార్ 1 యొక్క రియాక్టన్స్ మరొక మోటర్ 2 వచ్చి 0 20 p u మరియు ఇంకొకటి 20 MVAదీని మోటార్ రియాక్టన్స్ వచ్చి 0 2 మరియు j అనేది ప్రతి చోట చూపించలేదు కానీ చివరి పర్ యూనిట్ రేఖాచిత్రం లో మనం j పెడతాము సరేనా కాబట్టి ఇక్కడ మనం ఏమీ ప్రస్తావించలేదని అనుకుంటాము కనుక మీరు MVA బేస్ ను 100 అనుకుంటారు మరియు KV బేస్ ను జనరేటర్ సర్క్యూట్లో 33 అనుకుంటాము కావున MVA బేస్ అనగా జనరేటర్ వైపు మనం జనరేటర్ రేటింగ్ ను 100 MVA 33 KV బేస్ గా ఇవ్వబడింది అని అనుకుంటాము అందువలన ఈ 33 KV బేస్ వోల్టేజ్ మరియు 100 MVA వీటిని మనం బేస్ గా ఎన్నుకుంటాం అందువలన మీరు Xg ని ఎప్పుడు మార్చరు కాబట్టి Xg అనేది అలానే ఉంటుంది అనగా 0 15 p u అందువలన B line అనగా మీ లైన్ బేస్ వోల్టేజ్ వచ్చి 33 11032ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ యదార్ధంగా 32110 లైను వైపు వచ్చి 110 KV సరేనా కానీ మనం సాధారణ బేస్ కు మార్చాము అందువలన ఈ ఓల్టేజ్ ను మీరు 33 గా తీసుకున్నారుకనుక లైన్ వైపు వచ్చి 33 11032అనగా 113 43 KV కాబట్టి ఇప్పుడు ZB your 2baseMVA base అది యదార్ధంగా 332100అనగా 10 ఇది సాధారణ బేస్అది ZB ఎందుకంటే బేస్ MVA వచ్చి 100 కాబట్టి అందువలన ZBT1 ZB2BT2 322110 Ω 9 ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ T1 మరియు ట్రాన్స్ఫార్మర్ T2 లకు ఒకటే ఓల్టేజ్ రేటింగ్ ఉంటుంది కనుక మీరు బేస్ ఓల్టేజ్ ను 33 KV గా తీసుకుంటారు కావున ఆ ట్రాన్స్ ఫార్మర్ కు లో ఓల్టేజ్ వైపు వచ్చి 32 KV అందువలన ట్రాన్స్ ఫార్మర్ కు 2 MVA వచ్చి 110 అని ఇవ్వబడింది అది ఎంత వస్తుంది అంటే 9 అందువలన XT1 మరియు XT2 0 08 p గా ఇవ్వబడింది అనగా XT1 Ω XT1 Ω XT2 Ωకానీ 2 ట్రాన్స్ఫార్మర్ లకు ఒకటే పర్ యూనిట్ కానీ మీరు ఓమిక్ విలువలకు మార్చారు అనగా 0 309 Ωఅది 0 కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ప్రతి చర్యకు ఇది ఓమిక్ విలువ అనగా దాని స్వంత రేటింగ్లో మీరు దాని బేస్ ఇంపెడెన్స్ ఏమిటో కనుగొని ఆపై మీరు దానిని ఓమిక్ విలువలకు మారుస్తారు కానీ బేస్ ఇంపెడెన్స్ వచ్చి 10 89 అందువలన XT1 new XT2 new 0 89 0 uఇవి కొత్త విలువలు వాస్తవానికి మీరు సమీకరణం 16 ను ఉపయోగించవచ్చు అది బేస్ పరిమాణాల యొక్క కొత్త మరియు పాత విలువలు మరియు పర్ యూనిట్ పరిమాణాల పరంగా ఉపయోగించుకోవచ్చు మేము మళ్ళీ వస్తాము ధన్యవాదాలు